నమస్కారము గత సెషన్లో మనము త్రీ ఫేజ్ బాలెన్స్డ్ సిస్టమ్ కోసం పవర్ మెజర్మెంట్ గురించి చర్చిస్తున్నాము ఈ రోజు మనం అన్ బాలెన్స్డ్ త్రీ ఫేజ్ సిస్టమ్ గురించి అవగాహనతో మన చర్చను ప్రారంభిస్తాము ఆపై అన్ బాలెన్స్డ్ త్రీ ఫేజ్ సిస్టమ్ విషయంలో పవర్ ని ఎలా కొలవాలో కూడా చర్చిస్తాము నేటి ఉపన్యాసం గురించి మన చర్చను ప్రారంభిద్దాం మొదట అన్ బాలెన్స్డ్ సిస్టమ్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం కాబట్టి అన్ బాలెన్స్డ్ సిస్టమ్ రెండు సాధ్యమైన పరిస్థితుల వల్ల సంభవిస్తుంది అది ఏమిటి సోర్స్ వోల్టేజ్ పరిమాణంలో సమానం కాదు మరియు అసమానమైన యాంగిల్ ద్వారా ఫేజ్ లో తేడా ఉంటుంది అంటే బాలెన్స్డ్ సిస్టమ్ కోసం ఫేజ్ లు ఒకదానికొకటి సమానంగా ఉన్నాయని మనకు తెలుసు అవి ఒకదానికొకటి 120 డిగ్రీల దూరంలో ఉంటాయి కానీ అన్ బాలెన్స్డ్ సిస్టమ్ విషయంలో ఫేజ్ లు సరిగ్గా 120 డిగ్రీల దూరంలో ఉండవు కొంత ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది అలాంటప్పుడు సిస్టమ్ అన్ బాలెన్స్డ్ అని మేము చెబుతాము రెండవ కేసు అన్ బాలెన్స్డ్ లోడ్ విషయంలో ఉండవచ్చు ఇక్కడ లోడ్ ఇంపెడెన్సులు అసమానంగా ఉంటాయి త్రీ ఫేజ్ సిస్టమ్ అన్ బాలెన్స్డ్ అని మనము చెప్పే రెండు పరిస్థితులు ఇవి కాబట్టి అన్ బాలెన్స్డ్ సిస్టమ్ అన్ బాలెన్స్డ్ వోల్టేజ్ సోర్స్ లు లేదా అన్ బాలెన్స్డ్ లోడ్ కారణంగా ఉందని మనము చెప్పగలం ఇప్పుడు ఈ సెషన్ లో అన్ బాలెన్స్డ్ సిస్టమ్ కు సంబంధించిన అనాలిసిస్ ను సింప్లిఫై చేయడానికి సోర్స్ బాలెన్స్డ్ అని మనము అనుకుంటాము అంటే వోల్టేజీలు మాగ్నిట్యూడ్ మరియు యాంగిల్ బాలెన్స్డ్ వోల్టేజ్ సోర్స్ ప్రకారం ఉంటాయి కాని లోడ్ అన్ బాలెన్స్డ్ గా ఉంటుంది అంటే ZA ZBమరియు ZC అయిన లోడ్ ఇంపెడెన్స్ లు ఒకేలా ఉండవు కాబట్టి అన్ బాలెన్స్డ్ త్రీ ఫేజ్ సిస్టమ్ కోసం నోడల్ అనాలిసిస్ యొక్క ప్రత్యక్ష అప్లికేషన్ ద్వారా వివిధ విద్యుత్ పారామితులు లెక్కించవచ్చు కాబట్టి ఈ స్లయిడ్లో మనం చూసిన చిత్రంలో ఇది అన్ బాలెన్స్డ్ త్రీ ఫేజ్ ల ను స్టార్ స్టార్ కి ఉదాహరణ లేదా బ్యాలెన్స్డ్ సోర్స్ను కలిగి ఉన్న Y Y సిస్టమ్ ను కూడా మీరు చెప్పవచ్చు బాలెన్స్డ్ సోర్స్ నిర్దిష్ట నోడ్ల వెనుక ఉంది కనుక మనం చూస్తున్నాం కాబట్టి మనము దానిని చిత్రంలో చూపించడం లేదు కాని అన్ బాలెన్స్డ్ భారాన్ని ఊహించడం ద్వారా సర్క్యూట్ను విశ్లేషించడం మన లక్ష్యం కాబట్టి మనము చిత్రంలో అన్ బాలెన్స్డ్ భారాన్ని మాత్రమే చూపిస్తున్నాము కాబట్టి మునుపటి చిత్రంలో చూసినట్లుగా అన్ బాలెన్స్డ్ భారాన్ని మాత్రమే చూస్తాము ఇక్కడ అన్ బాలెన్స్డ్ లోడ్ విషయంలోZA ZB మరియు ZC సమానమైన ఫేజ్ ఇంపెడెన్సులు కావు ఇప్పుడు మనము లైన్ కరెంట్ ను లెక్కించాలి అనుకున్నప్పుడు ఓమ్స్ లా సహాయంతో లైన్ కరెంట్ ను లెక్కిస్తాము కావున IaVANZA IbVBNZB IcVCNZC ఇప్పుడు ఈ అన్ బాలెన్స్డ్ లైన్ కరెంట్ న్యూట్రల్ వైర్ లో కరెంట్ ను ఉత్పత్తి చేస్తుంది ఎందుకంటే మొత్తంలైన్ కరెంట్ ల మొత్తం అంటే IaIbIc విలువ 0 కాదు ఇది బ్యాలెన్స్డ్ సిస్టమ్ విషయంలో మనం చూశాము కాబట్టి ఆ సందర్భంలో మనం నోడ్ N వద్ద KCL ను వర్తింపజేస్తే న్యూట్రల్ కరెంట్ యొక్క విలువను పొందుతాము In IaIbIc ఇప్పుడు మనం త్రీ వైర్ సిస్టమ్ ను చూసినప్పుడు న్యూట్రల్ లైన్ లేనందున మనం మెష్ అనాలిసిస్ ను ఉపయోగించిలైన్ కరెంట్ IaIbIcవిలువలను కనుగొనవచ్చు అయితే ఆ సందర్భాలలో నోడ్ n వద్ద న్యూట్రల్ లైన్ లేనప్పుడు KCL ఇంకా ఉంటుంది అంటే IaIbIc0 ఇప్పుడు మనము అన్ బాలెన్స్డ్ డెల్టా Y Y డెల్టా లేదా డెల్టా డెల్టా త్రీ ఫేజ్ త్రీ వైర్ సిస్టమ్ ల కోసం చేయగలిగే స్టార్ స్టార్ లేదా Y Y కనెక్ట్ సిస్టమ్ సహాయంతో విశ్లేషించాము కాబట్టి మనము ఇంతకుముందు చెప్పినట్లుగా మూడు గుణిజాలలో సుదూర విద్యుత్ ప్రసార కండక్టర్లు అంటే మనకు త్రీ ఫేజ్ త్రీ వైర్ సిస్టమ్ ఉంది కాబట్టి వాడతారు అలాంటప్పుడు భూమి కూడా న్యూట్రల్ కండక్టర్ గా పనిచేస్తుంది కాబట్టి మనము పొడవైన ట్రాన్స్మిషన్ లైన్ వెంట న్యూట్రల్ కండక్టర్ ను వేయము మనము భూమిని న్యూట్రల్ కండక్టర్ గా ఉపయోగిస్తాము ఇప్పుడు బాలెన్స్డ్ లో లేని త్రీ ఫేజ్ సిస్టమ్ లో పవర్ ని లెక్కించడానికి మనకు ఏమి అవసరం మనం ఇంతకు మునుపు చూసిన ఈక్వెషన్ ను ఉపయోగించి ప్రతి ఫేజ్ లో పవర్ ని కనుగొనవలసి ఉంటుంది కాబట్టి ఫేజ్ లో నిజమైన పవర్ వలె మనం ఇలా వ్రాయవచ్చు PpVpIpcos QpVpIpsin SpVpIp SpPpjQpVpIp టోటల్ పవర్ కేవలం ఒక ఫేజ్ లో ఉన్న పవర్ కు మూడు రెట్లు పవర్ కాదు మూడు ఫేజ్ ల్లోని పవర్ ల మొత్తం PPaPbPc ఇప్పుడు మనం ఈ పవర్ ని ఎలా కొలుస్తామో చూద్దాం ఎందుకంటే అన్ బాలెన్స్డ్ స్థితిలో ప్రతి ఫేజ్ లో ఇండివిడ్యుయల్ పవర్ ల మొత్తం పవర్ P యొక్క విలువను పొందుతాము ఈ పవర్ ని ఎలా లెక్కిస్తాము లేదా ఎలా కొలుస్తాము త్రీ ఫేజ్ పవర్ మెజర్మెంట్ కోసం వివిధ పద్ధతులను ఉపయోగిస్తుంది త్రీ ఫేజ్ పవర్ ని కొలవడానికి మనం ఉపయోగించే పద్ధతులను చర్చిద్దాం కాబట్టి బ్యాలెన్స్డ్ సిస్టమ్ విషయంలో మనం వాట్ మీటర్ ఉపయోగిస్తే సింగిల్ వాట్ మీటర్ త్రీ ఫేజ్ సిస్టమ్ లో యావరేజ్ పవర్ ని కొలవడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకు సిస్టమ్ పూర్తిగా బాలెన్స్డ్ అయినప్పుడు ప్రతి ఫేజ్ లో పవర్ సమానంగా ఉంటుంది కాబట్టి మనము ఒక ఫేజ్ కు పవర్ ని కొలిస్తే మొత్తం పవర్ 1 వాట్ మీటర్ రీడింగ్ కు మూడు రెట్లు ఉంటుంది ఇప్పుడు సిస్టమ్ అన్ బాలెన్స్డ్ గా ఉంటే ఆ సందర్భంలో సింగిల్ వాట్ మీటర్ పద్ధతిని ఉపయోగించలేరు అలాంటప్పుడు అన్ బాలెన్స్డ్ త్రీ ఫేజ్ సిస్టమ్ విషయంలో మొత్తం పవర్ ని తెలుసుకోవడానికి మనకు రెండు లేదా మూడు సింగిల్ ఫేజ్ వాట్ మీటర్ లు అవసరం పవర్ మెజర్మెంట్ కోసం మూడు వాట్ మీటర్ పద్ధతిని ఎలా ఉపయోగిస్తామో అర్థం చేసుకోవడానికి మనం మొదట ప్రయత్నిద్దాం మనము లైన్ యొక్క ప్రతి ఫేజ్ లో అనుసంధానించబడిన వాట్ మీటర్ లను ఉపయోగిస్తాము మనము కరెంట్ కాయిల్ను సిరీస్లో మరియు పొటెన్షియల్ కాయిల్ను పారేలల్ గా కనెక్ట్ చేస్తాము కాబట్టి పారేలల్ గా అంటే సున్నా వద్ద న్యూట్రల్ గా ఉంటుంది లేదా a మరియు o ల మధ్య వ్యత్యాసం పొటెన్షియల్ వ్యత్యాసం అవుతుంది మనము కనుగొనగలిగే ఏ లైన్ ని మీరు పరిగణించవచ్చు కాబట్టి Vao వోల్టేజ్ అవుతుంది ఇది పొటెన్షియల్ కాయిల్ ద్వారా ఇవ్వబడుతుంది మరియు మొత్తం పవర్ W1 ని మీటర్ ద్వారా పొందుతుంది అదేవిధంగాW2 మరియు W3మీటర్లు వాటిని బి మరియు సి అయిన ఇండివిడ్యుయల్ ఫేజ్ లకు అనుసంధానిస్తాము మరియు వోల్టేజ్ కాయిల్ అయిన పొటెన్షియల్ కాయిల్ ఫేజ్ లు మరియు రిఫరెన్స్ నోడ్ మధ్య అనుసంధానించ బడుతుంది కాబట్టి మనము ఈ అమరికలో రిఫరెన్స్ నోడ్ను o గా పరిశీలిస్తున్నాము ఇప్పుడు Y లేదా డెల్టా గా అనుసంధానించబడిన మూడు ఫేజ్ ల లోడ్ విషయంలో మొత్తం పవర్ ని ఎలా లెక్కిస్తామో తెలుసుకోవాలి లేదా అది బాలెన్స్డ్ గా లేదా అన్ బాలెన్స్డ్ గా ఉంటుంది కాబట్టి ఈ మూడు వాట్ మీటర్ల నుండి మనకు లభించే రీడింగ్ సహాయంతో ఈ లోడ్ ద్వారా వినియోగించబడుతున్న మొత్తం పవర్ యొక్క విలువను ఎలా కనుగొంటామో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మూడు వాట్ మీటర్ పద్ధతి త్రీ ఫేజ్ సిస్టమ్ లో పవర్ మెజర్మెంట్ కోసం బాగా సరిపోతుంది ఇక్కడ పవర్ ఫాక్టర్ నిరంతరం మారుతూ ఉంటుంది కాబట్టి మూడు వాట్ మీటర్ పద్ధతి విషయంలో మొత్తం యావరేజ్ పవర్ మూడు వాట్ మీటర్ రీడింగుల ఆల్జీబ్రిక్ మొత్తం అవుతుంది PTP1P2P3 ఇక్కడ P1 P2 మరియు P3 వాట్ మీటర్ W1 W2 మరియు W3 యొక్క రీడింగులకు అనుగుణంగా ఉంటాయి ఇప్పుడు మనము రీడింగ్ సాధారణ పాయింట్ o కు సూచనగా తీసుకున్నాము కాబట్టి మనము దానిని ఏకపక్షంగా ఎంచుకున్నాము కానీ సాధారణంగా Y కనెక్ట్ అయినప్పుడు ఏమి జరుగుతుంది అనేది న్యూట్రల్ పాయింట్ తప్ప మరొకటి కాదు తద్వారా మీరు పొటెన్షియల్ కాయిల్లో చూసే వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ అవుతుంది ఇప్పుడు లోడ్ డెల్టా అనుసంధానించబడి ఉంటే ఆ సందర్భంలో న్యూట్రల్ పాయింట్ ఉండదు అలాంటప్పుడు రిఫరెన్స్ పాయింట్ o ను ఏ ఫేజ్ కైనా అనుసంధానించవచ్చు లోడ్ డెల్టా కనెక్ట్ అయితే మనం a b లేదా c కి కనెక్ట్ చేయవచ్చు ఉదాహరణకు పాయింట్ o బి ఫేజ్ కు అనుసంధానించబడి ఉంటే వాట్ మీటర్ W 2 లోని వోల్టేజ్ కాయిల్ 0 రీడింగ్ అవుతుంది కాబట్టి వాట్ మీటర్ W 2 నుండి మనకు లభించే రీడింగ్ 0 అవుతుంది ఈ సందర్భంలో వాట్ మీటర్ W 2 అనుసంధానించడానికి అవసరం లేదు విద్యుత్ వినియోగ వివరాలను పొందడానికి మనము 2 వాట్ మీటర్ మాత్రమే ఉపయోగించవచ్చు మొత్తం పవర్ ని కొలవడానికి రెండు వాట్ మీటర్ ఎలా సరిపోతుందో కూడా చూస్తాము కాబట్టి ఇప్పుడు మీరు లోడ్ చేసే మొత్తం పవర్ ని తెలుసుకోమని అడిగినప్పుడు రెండు వాట్ మీటర్ పద్ధతి విషయంలో మీరు చూసే అమరిక ఇది ఇక్కడ మళ్ళీ లోడ్ మూడు ఫేజ్ లు అది స్టార్ లేదా డెల్టా కనెక్ట్ కావచ్చు లేదా అది సమతుల్యత లేదా అసమతుల్యంగా ఉంటుంది ఈ సందర్భంలో మీరు వాట్ మీటర్ ల అమరికను చూస్తే ప్రస్తుత కాయిల్ ఫేజ్ a మరియు ఫేజ్ c తో సిరీస్లో అనుసంధానించబడి ఉంటుంది మరియు పొటెన్షియల్ కాయిల్ రెండు ఫేజ్ ల మధ్య అనుసంధానించబడి ఉంది కాబట్టి W1 కొరకు పోటెన్షియల్ కాయిల్ a మరియు b ల మధ్య అనుసంధానించబడి ఉంటుంది మరియు W2 కొరకు పొటెన్షియల్ కాయిల్ c మరియు b ల మధ్య అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి రెండు వాట్ మీటర్ పద్ధతి త్రీ ఫేజ్ పవర్ మెజర్మెంట్ కోసం సాధారణంగా ఉపయోగించే పద్ధతి మనం చూసిన రెండు ఫేజ్ ల కోసం ఈ చిత్రంలో చూసినట్లుగా రెండు వాట్ మీటర్లను సరిగ్గా అనుసంధానించాలి ఇప్పుడు ప్రతి వాట్ మీటర్ యొక్క కరెంట్ కాయిల్ లైన్ కరెంట్ ను కొలుస్తుందని గమనించండి కాబట్టి ఇది పొటెన్షియల్ కాయిల్ అయితే లైన్లో అనుసంధానించబడి ఉంది లేదా వోల్టేజ్ కాయిల్ రెండు లైన్ల మధ్య అనుసంధానించబడిందని మనము కూడా అంటున్నాము అంటే మీరు లైన్ వోల్టేజ్ పొందుతారు వోల్టేజ్ కాయిల్ యొక్క ప్లస్ మైనస్ టెర్మినల్ సంబంధిత కరెంట్ కాయిల్ అనుసంధానించబడిన లైన్ కు అనుసంధానించ బడిందని ఇప్పుడు మీరు గమనించవచ్చు కాబట్టి మీరు వాట్ మీటర్ కనెక్షన్ యొక్క దిశను చూస్తే కరెంట్ కాయిల్ అనుసంధానించబడిన చోట నుండి మీరు పొటెన్షియల్ కాయిల్ను కనెక్ట్ చేస్తారు ఇప్పుడు ఇండివిడ్యుయల్ వాట్ మీటర్ లు ఇకపై ఏ ఫేజ్ కైనా తీసుకున్న పవర్ ని రీడ్ చేయలేవు ఎందుకంటే ఇవి పొటెన్షియల్ కాయిల్లోకి వచ్చే వోల్టేజ్ పర్ ఫేజ్ వోల్టేజ్ కాదు అలాంటప్పుడు ఇండివిడ్యుయల్ వాట్ మీటర్ లు మీకు ఒక ఫేజ్ కు లేదా అది అనుసంధానించబడిన ఒక నిర్దిష్ట ఫేజ్ లో వినియోగించే పవర్ ని రీడ్ చేయదు కాని రెండు వాట్ మీటర్ల ఆల్జీబ్రిక్ మొత్తం మనకు రీడింగ్ ను ఇస్తాయి ఇది మొత్తం యావరేజ్ పవర్ కి సమానంగా ఉంటుంది లోడ్ ద్వారా మరియు ఇది లోడ్ వై లేదా డెల్టా కనెక్ట్ చేయబడిందా లేదా బాలెన్స్డ్ లేదా అన్ బాలెన్స్డ్ తో సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి మొత్తం పవర్ రెండు వాట్ మీటర్ రీడింగుల ఆల్జీబ్రిక్ మొత్తానికి సమానంగా ఉంటుంది ఇప్పుడు వినియోగించిన మొత్తం పవర్ ని రెండు వాట్ మీటర్ రీడింగుల మొత్తానికి సమానంగా ఎలా సమర్థించవచ్చో అర్థం చేసుకుందాం సింప్లిసిటీ కోసం మనము బాలెన్స్డ్ త్రీ ఫేజ్ సిస్టమ్ కోసం రెండు వాట్ మీటర్ పద్ధతిని తీసుకుంటాము తద్వారా ఇండివిడ్యుయల్ వాట్ మీటర్ రీడింగ్ కి వ్యతిరేకంగా మొత్తం విద్యుత్ వినియోగం యొక్క సంబంధాన్ని స్టెబిలైజ్ చేయవచ్చు కాబట్టి మొత్తం విద్యుత్ వినియోగం రెండు వాట్ మీటర్ రీడింగుల ఆల్జీబ్రిక్ మొత్తం తప్ప మరొకటి కాదని తెలియచేస్తుంది కాబట్టి దాని కోసం ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ అమరికను పరిశీలిద్దాం దీనిలో మీరు ఫేజ్ a మరియు b ల మధ్య వోల్టేజ్ వ్యత్యాసం Vab ఫేజ్ b మరియు c మధ్య Vcb Vcbఎందుకు వ్రాయబడింది ఎందుకంటే పొటెన్షియల్ కాయిల్ c నుండి b కి అనుసంధానించబడి ఉంది కాబట్టి మనము సి ని ప్లస్ పాయింట్ గా మరియు బి ను మైనస్ గా పరిగణిస్తాము కాబట్టి Vcb పొటెన్షియల్ కాయిల్ అంతటా పొటెన్షియల్ గా ఉంటుంది ఎందుకంటే వాట్ మీటర్ కాయిల్స్ యొక్క కనెక్షన్ కొరకు b ను రిఫరెన్స్ పాయింట్ గా పరిగణిస్తాము ఇప్పుడు Ib అనేది ఒక దశలో బి ఫేజ్ Ia లో మరియు సి ఫేజ్ లో Ic ప్రవహిస్తుంది కాబట్టి ఈ Ia Ib Ic కూడా లైన్ ప్రవాహాలు ఇప్పుడు సింప్లిసిటీ కోసం మనము లోడ్ బాలెన్స్డ్ అని భావించాము కాబట్టి మూడు ఫేజ్ ల్లోనూ లోడ్ యొక్క ఇంపెడెన్స్ ZY అని చెబుతాము ఇప్పుడు ఈ ప్రత్యేక అధ్యయనం యొక్క లక్ష్యం ఏమిటంటే లోడ్ ద్వారా గ్రహించిన యావరేజ్ పవర్ ని కనుగొనడానికి రెండు వాట్ మీటర్ పద్ధతిని వర్తింపజేస్తుంది ఇప్పుడు మనము Y కనెక్ట్ చేయబడిన లోడ్ ను పరిగణించాము మరియు సోర్స్ b c సీక్వెన్స్ లో ఉందని అనుకుంటాము కాబట్టి ఆ సందర్భంలో ZY మీరు దానిని ఫేజర్గా మార్చినట్లయితే అది ZYZY∠θ అవుతుంది కాబట్టి లోడ్ ఇంపెడెన్స్ వోల్టేజ్ కాయిల్ దాని కరెంట్ కాయిల్కు దారి తీస్తుందని మనము అనుకుంటాము ఎందుకంటే ఇది అప్లైడ్ లోడ్ కాబట్టి ఆ సందర్భంలో పవర్ ఫాక్టర్ కాస్ తీటా cos అని మనం చెప్పగలం అలాగే బ్యాలెన్స్ స్టార్ స్టార్ లేదా వై వై కనెక్ట్ చేసిన నెట్వర్క్ విషయంలో మనము చర్చించిన వాటిని గుర్తుచేసుకుంటే లైన్ వోల్టేజ్ సంబంధిత ఫేజ్ వోల్టేజ్ను 30 డిగ్రీల వరకు నడిపిస్తుందని మనము చూశాము అలాంటప్పుడు ఫేజ్ కరెంట్ Ia మరియు లైన్ వోల్టేజ్ Vab మధ్య మొత్తం ఫేజ్ వ్యత్యాసం 30° అని మనం వ్రాయగలము మన సూచనను ఫేజ్ వోల్టేజ్గా తీసుకున్నప్పుడు ఇది మనకు లభించింది కాబట్టి మీ లైన్ వోల్టేజ్ 30 డిగ్రీల ముందు ఉంటుంది ఆ సందర్భంలో యావరేజ్ పవర్ ఇది వాట్ మీటర్ W1 యొక్క పవర్ P1ReVabIaVabIacos 30° VLILcos 30° అదేవిధంగా వాట్ మీటర్ 2 యావరేజ్ పవర్ రీడింగ్ P2ReVcbIcVcbIccos 30° VLILcos 30° మనము త్రికోణమితి గుర్తింపులను ఉపయోగిస్తాము cos ABcos A cos B sin A sin B cos A Bcos A cos B sin A sin B రెండు వాట్ మీటర్ రీడింగుల మొత్తం మరియు వ్యత్యాసాన్ని కనుగొనడానికి కాబట్టి పవర్ యొక్క మొత్తం విలువను తెలుసుకోవడానికి మనము ఈ రెండు సూత్రాలను ఉపయోగిస్తాము P1P2VLILcos 30° cos 30° VLILcos cos 30° sin sin 30° cos cos 30° sin sin 30° VLIL2cos cos 30° 3VLILcos పైన ఉన్న దాని బట్టి మనం రెండు వాట్ మీటర్ పద్ధతిలో వాట్ మీటర్ రీడింగుల మొత్తం మొత్తం యావరేజ్ పవర్ ని ఇస్తుందని గమనించవచ్చు అనగా PTP1P2 అదేవిధంగా P1 P2VLILcos 30° cos 30° VLILcos cos 30° sin sin 30° cos cos 30° sin sin 30° VLIL2sin sin 30° VLILsin ఈ విధంగా మొత్తం రియాక్టివ్ పవర్ ని ఉపయోగించి అంచనా వేయవచ్చు QT3 కాబట్టి స్పష్టమైన పవర్ ను మీరు ఇప్పుడు ఇలా వ్రాయవచ్చు STPT2QT2 పవర్ ఫాక్టర్ ని ఇలా అంచనా వేస్తారు tan QTPTP2 P1P1P2 దీని నుండి మనం పవర్ ఫాక్టర్ ను పొందవచ్చు pfcos అందువల్ల రెండు వాట్ మీటర్ పద్ధతి మొత్తం వాస్తవ మరియు రియాక్టివ్ పవర్ లను అందించడమే కాక పవర్ ఫాక్టర్ ను లెక్కించడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు పై సమీకరణాల నుండి దీనిని గమనించవచ్చు P2 P1 అయితే లోడ్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది P2 P1 అయితే లోడ్ ఇండక్టివ్ అయి ఉంటుంది P2 P1 అయితే లోడ్ కెపాసిటివ్ అయి ఉంటుంది ఇప్పుడు మనం ఇప్పటివరకు చర్చించిన వాటిని అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు తీసుకుందాం చిత్రంలో చూపిన విధంగా మనకు అన్ బాలెన్స్డ్ స్టార్ కనెక్ట్ లోడ్ ఉందో లేదో చూద్దాం 100 V యొక్క బాలెన్స్డ్ వోల్టేజ్కు అనుసంధానించబడి ఉంటుంది మరియు ఫేజ్ సీక్వెన్స్ acb ZA15 ZB10j5 ZC6 j8 ఉన్న ఈ అమరిక కోసం మనము లైన్ కరెంట్ లను మరియు న్యూట్రల్ కరెంట్ ను లెక్కించాలి కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన స్టార్ కనెక్ట్ చేసిన లోడ్ను చూస్తే ZA ZB ZC ఇవన్నీ సమానం కాదు కాబట్టి లైన్ కరెంట్లు సమానంగా లేనందున మరియు ఈ వ్యవస్థ అన్ బాలెన్స్డ్ అయినందున మనములైన్ కరెంట్ కోసం విడిగా పరిష్కరించుకోవాలి కావున మనము ఇలా లెక్కిస్తాము Ia100∠0°156

87°A న్యూట్రల్ లైన్ లో ఉన్న కరెంట్ విలువ ఇలా లెక్కించబడుతుంది In IaIbIc10 4°A ఇప్పుడు మనం మరొక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి మునుపటి సమస్యలో మనము చూసిన మూడు వాట్ మీటర్ పద్ధతిని ఉపయోగిస్తాము ఇక్కడ వాట్ మీటర్ లు ఇండివిడ్యువల్ ఫేజ్ లతో అనుసంధానించబడి ఉంటాయి అవి అన్ బాలెన్స్డ్ Y కనెక్ట్ లోడ్ ద్వారా గ్రహించిన మొత్తం పవర్ ని కొలుస్తాయి మనం తెలుసుకోవలసినది ఏమిటి మనము వాట్ మీటర్ రీడింగులను మరియు మొత్తం పవర్ ని గ్రహించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంలో మనకు VAN100∠0°VBN100∠120°VCN100∠ 120° అయితేIa6

కాబట్టి వాట్ మీటర్ రీడింగులను మీరు సులభముగా ఈ విలువలను తెలుసుకోవచ్చు P1ReVANIaVANIacos 1006

87° 600W ఇందు వలన సంగ్రహించిన మొత్తం పవర్ విలువ PTP1P2P32067W ఇండివిడ్యుయల్ రెసిస్టర్స్ గ్రహించిన పవర్ విలువ PTIa215Ib210Ic262067W ఇది వాట్ మీటర్ రీడింగ్ ల మాదిరి గానే ఉంటుంది ఇప్పుడు మీరు P యొక్క సరైన విలువకు చేరుకున్నారో లేదో ధృవీకరించాలనుకుంటే మనము ఏమి చేయగలం ఇండివిడ్యుయల్ రెసిస్టర్లు గ్రహించిన పవర్ ని మనం కనుగొనవచ్చు ఎందుకంటే సర్క్యూట్లో మూడు రెసిస్టర్లు ఉన్నాయి మరియు నిజమైన పవర్ రెసిస్టర్ల ద్వారా మాత్రమే గ్రహించబడుతుంది అలాగే 15 6 ఓం మరియు 10 ఓం రెసిస్టర్లు మనము ప్రతి మరియు ఇండివిడ్యుయల్ ఫేజ్ లకు I2R విలువను లెక్కించవచ్చు మరియు మనం సంకలనం చేసినప్పుడు లోడ్ ద్వారా గ్రహించిన మొత్తం పవర్ యొక్క విలువ 2067 వాట్లకు సమానం కాబట్టి మనము నిజమైన పవర్ యొక్క సరైన విలువకు వచ్చామని ఇది చెబుతుంది ఇప్పుడు మూడవ పద్ధతిని కూడా త్వరగా చూద్దాం మూడవ ఉదాహరణలో కూడా మనం రెండు వాట్ మీటర్ పద్ధతిని ఉపయోగించాల్సిన అవసరం ఉంది ప్రతి ఫేజ్ యావరేజ్ పవర్ ప్రతి ఫేజ్ లోని రియాక్టివ్ పవర్ మరియు పవర్ ఫాక్టర్ P11560W మరియుP22100W ఇవ్వబడుతుంది మరియు లైన్ వోల్టేజీలు 220 వోల్ట్ P1 మరియు P2 కి మొత్తం పవర్ యావరేజ్ పవర్ ఇవ్వబడినందున మీరు ఇలా పొందుతారు PTP1P23660W ప్రతి ఫేజ్ లో యావరేజ్ పవర్ అప్పుడు PP13PT1220W మొత్తం రియాక్టివ్ పవర్ విలువ ఇలా లెక్కించబడుతుంది QT3935 5VAR అలాగే ఫేజ్ రియాక్టివ్ పవర్ విలువ QP13QT311 77VAR పవర్ యాంగిల్ విలువ ఇలా ఇవ్వబడుతుంది QTPT 935 33° కావున పవర్ ఫాక్టర్ విలువ pfcos 0 9689lagging QT పాజిటివ్ గాP2P1 ఉన్నందున పవర్ ఫాక్టర్ లాగ్ అవుతుంది కాబట్టి దీనితో మన నేటి సెషన్ను ముగించవచ్చు దీనిలో మనము అన్ బాలెన్స్డ్ త్రీ ఫేజ్ సిస్టమ్ ల గురించి చర్చించాము వచ్చే వారంలో స్టేట్ వేరియబుల్ అనాలిసిస్ కు సంబంధించిన మన అంశాన్ని ప్రారంభిస్తాము